నమస్కారము మనము ఈ కోర్సు యొక్క తొమ్మిదవ వారంలోకి ప్రవేశిస్తున్నాము ఇప్పటి వరకు మనము డిసి సోర్స్ కు సంబంధించిన వివిధ సర్క్యూట్ సిద్ధాంతాలను చర్చించాము ఈ 2 వారాలు అంటే తొమ్మిదవ మరియు పదవ వారం అందుబాటులో ఉన్న ఎసి సోర్స్ ద్వారా సర్క్యూట్ అనాలిసిస్ వైపు ఎక్కువ సమయం కేటాయిస్తాము దీనినే మనం డిసి సోర్స్ విషయంలో ఇప్పటివరకు మనం చర్చించిన వాటి సహాయంతో చేసేటటువంటి ఎసి సర్క్యూట్ అనాలిసిస్ అని చెబుతాము మనము సర్క్యూట్ విశ్లేషణ మీద చర్చను ప్రారంభిద్దాం మనము సైనోసాయిడల్ స్టెడీ స్టేట్ స్టేట్ అనాలిసిస్ కాన్సెప్ట్ లను ఉపయోగించి ఎసి సర్క్యూట్ యొక్క వేర్వేరు కాన్సెప్ట్ లను అర్థం చేసుకుందాము అలాగే మన మొదటి మాడ్యూల్ లో ఫేజర్ల కాన్సెప్ట్ చర్చించబడిందని మీకు తెలుసు మనం ఉపయోగించే ఎసి సోర్స్ అందుబాటులో ఉన్నప్పుడు మనము ఫేజర్ యొక్క కాన్సెప్ట్ మరియు వివిధ సందర్భాలలో సర్క్యూట్ అనాలిసిస్ చూస్తాము ఎసి సర్క్యూట్ అనాలిసిస్ విషయంలో ఫేజర్ యొక్క కాన్సెప్ట్ చాలా ముఖ్యం అలాగే మీకు తెలుసు ఇంతకుముందు మనం ఓమ్స్ లా కిర్చోఫ్ లా Kirchoff's law వంటి ప్రాథమిక చట్టాల ఆధారంగా అవి ఎసి సర్క్యూట్ లకు కూడా ఉపయోగించబడతాయి అని తెలుసుకున్నాము ఈ మాడ్యూల్ లో డిసి సర్క్యూట్ విషయంలో మనం చర్చించిన సిద్ధాంతాలను ఎసి సర్క్యూట్లను విశ్లేషించడానికి ఎలా ఉపయోగించవచ్చనే దానిపై ప్రత్యేకంగా చర్చిస్తాము మునుపటి ప్రసంగాలలో మనము ఉపయోగించిన పద్ధతులుఅలాగే ఆ పద్ధతులను మనం ఎసి సర్క్యూట్ అనాలిసిస్ కోసం సమానంగా ఉపయోగించవచ్చు డిసి సర్క్యూట్ విషయంలో మనం ఉపయోగించిన వివిధ సిద్ధాంతాలను ఎసి సర్క్యూట్లో ఎలా ఉపయోగించవచ్చో అర్థం చేసుకోవడానికి మనము వివిధ ఉదాహరణల సహాయం తీసుకుంటాము ఇప్పుడు ఎసి సర్క్యూట్ను విశ్లేషించడానికి కావలసిన స్టెప్స్ ఏమిటి మొదట మనము సర్క్యూట్ను ఫేజర్ లేదా ఫ్రీక్వెన్సీ డొమైన్కు మారుస్తాము అంటే టైమ్ డొమైన్లో కనుక సర్క్యూట్ ఇవ్వబడితే మొదట సర్క్యూట్ను ఫేజర్ లేదా ఫ్రీక్వెన్సీ డొమైన్ కు మారుస్తాము అప్పుడు మనము డిసి సర్క్యూట్ల విషయంలో ఇంతకుముందు చర్చించిన వివిధ సర్క్యూట్ సిద్ధాంతాలను ఉపయోగించి ఈ సమస్యను పరిష్కరిస్తాము మరియు రిసల్ట్ గా వచ్చే ఫేజర్ను తిరిగి టైమ్ డొమైన్ కు మారుస్తాము ఇప్పటికే పేర్కొనబడిన ప్రాబ్లం కనుక ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఇచ్చినట్లైతే ఇప్పుడు స్టెప్ 1 అవసరం లేదు కాబట్టి మీకు ఇప్పటికే ఫేజర్ లేదా ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఇచ్చిన ప్రాబ్లం ఉంటే మనము మొదటి స్టెప్ ను అనుసరించాల్సిన అవసరం లేదు మనము నేరుగా రెండవ స్టెప్ నుండి ప్రారంభించవచ్చు డిసి సర్క్యూట్ల విషయంలో మనము చేసిన మాదిరిగానే ఈ రెండవ స్టెప్ జరుగుతుంది మనము ఇక్కడ డిసి సర్క్యూట్ విషయంలో ఉపయోగించినట్లుగా రియల్ నంబర్స్ కు బదులుగా ఇక్కడ మాత్రమే మార్పు చేస్తూ ఎసి సర్క్యూట్ అనాలిసిస్ కోసం కాంప్లెక్స్ నంబర్స్ ను ఉపయోగిస్తాము ఇప్పుడు మనం సులభంగా కాంప్లెక్స్ నంబర్స్ ను నిర్వహించవచ్చు ఎందుకంటే మనము ఫేజర్ల గురించి మరియు సర్క్యూట్ అనాలిసిస్ యొక్క ఇతర ప్రాథమిక సిద్ధాంతాల గురించి చర్చిస్తున్నప్పుడు కాంప్లెక్స్ నంబర్స్ తో ఎలా వ్యవహరించాలో చూశాము ఎసి సర్క్యూట్ విషయంలో మొదట నోడల్ మరియు మెష్ అనాలిసిస్ ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం నోడల్ అనాలిసిస్ యొక్క ఆధారం కిర్చోఫ్ కరెంట్ లా KIrchoff's current law అలాగే మెష్ అనాలిసిస్ దీనినే లూప్ అనాలిసిస్ అని కూడా పిలుస్తారు ఇది కిర్చాఫ్ వోల్టేజ్ లా పై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు KCL మరియు KVL అనేవి రెండూ కాంప్లెక్స్ నంబర్స్ కు చెల్లుతాయి అలాగే ఎసి సర్క్యూట్ల విషయంలో నోడల్ మరియు మెష్ అనాలిసిస్ ను ఉపయోగించవచ్చు మనము కొన్ని ఉదాహరణలను చూద్దాం తద్వారా ఎసి సర్క్యూట్ విషయంలో వివిధ సర్క్యూట్ పారామితులను కనుగొనమని అడిగినప్పుడు కెసిఎల్ మరియు కెవిఎల్ లను ఎలా ఉపయోగించవచ్చో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం ఈ సందర్భంలో మీరు ఒక సైనోసాయిడల్ వోల్టేజ్ సోర్స్ కు సంబంధించిన 20 cos⁡4t విలువను మరియు ఇండక్టర్ యొక్క 1H విలువ ను గమనిస్తారు అలాగే మనకు ఒక ఆధారిత కరెంట్ సోర్స్ మరియు 0 1F విలువ కల కెపాసిటర్ మరియు 0 5 H విలువ కల ఇండక్టర్ ఉన్నాయి మొదటగా మనం చేయాల్సిన పని ఏమిటంటే మనం ఇక్కడ ఇచ్చిన సర్క్యూట్ ను ఫ్రీక్వెన్సీ డొమైన్ లోకి మార్చాలి అంటే మనము ఈ సోర్స్ లను ఫేజర్గా మారుస్తాము మరియు సర్క్యూట్లో మనం చూసే ఎలిమెంట్స్ ఫ్రీక్వెన్సీ డొమైన్గా మార్చబడతాయి కాబట్టి ఇప్పుడు ఈ వోల్టేజ్ సోర్స్ ని చూద్దాం 20 cos⁡4t⇒20∠0° ω4 rads ఇప్పుడు ఈ ω వివిధ సర్క్యూట్ ఎలిమెంట్ల ను ఫ్రీక్వెన్సీ డొమైన్గా మార్చడానికి మనకు సహాయపడుతుంది ఇక్కడ చిత్రంలో మనం చూసే 1H ఇండక్టర్ ఫ్రీక్వెన్సీ డొమైన్గా మార్చబడుతుంది అంటే ఇండక్టర్ ఇలా 1H⇒jωLj4 గా మార్చబడుతుంది 5 హెన్రీ ఇండక్టర్ విషయంలో మీరు 0 5H⇒jωLj2 విలువను పొందుతారు అలాగే కెపాసిటర్ విషయం లో 0 మీ వోల్టేజ్ సోర్స్ 20∠0 అవుతుంది రెసిస్టెన్స్ విలువలో ఎటువంటి మార్పు ఉండదు అప్పుడు మనము ఇండక్టర్స్ మరియు కెపాసిటర్ యొక్క విలువను ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఉంచుతాము ఇప్పుడు మనము KCL ను నోడ్ 1 వద్ద వర్తింపజేస్తాము మీరు కనుక KCL ను నోడ్ 1 వద్ద వర్తింపజేస్తే మీరు ఏమి వ్రాయగలరు ఈ సైట్ లో కరెంట్ యొక్క దిశ ఉంది ఇది నోడ్ లోపలికి వెళుతుంది మరియు ఇతర 2 కరెంట్ ప్రవాహాలు నోడ్ వెలుపలకు వెళుతున్నాయి కాబట్టి మనం వ్రాయవచ్చు or అదేవిధంగా మీరు నోడ్ 2 వద్ద కెసిఎల్ ను వర్తింపజేస్తే మీకు ఇది లభిస్తుంది

ఇప్పుడు అని మనకు కూడా తెలుసు పై సమీకరణంలో దీన్ని భర్తీ చేయడం ద్వారా మనకు ఈ విలువ వస్తుంది మరింత సింప్లిఫై చేయడం ద్వారా మనకు ఈ విలువ లభిస్తుంది ఈ 2 నోడల్ సమీకరణాలను మనం మాట్రిక్స్ రూపంలో వ్యక్తీకరించవచ్చు ఎలా అంటే కాబట్టి ఇప్పుడు మీరు ఈ 2 సమీకరణాలను మాట్రిక్స్ రూపంలోకి తీసుకు వచ్చారు మనం మాట్రిక్స్ రూపంలో ఎందుకు కంపైల్ చేస్తున్నాం ఎందుకంటే మాట్రిక్స్ రూపంలో సమీకరణాన్ని పరిష్కరించడం సులభం కాబట్టి మొదట ఈ కొలమానాల యొక్క నిర్ణయాత్మక విలువను తీసుకుందాం కాబట్టి ఇప్పుడు యొక్క విలువ అదే విధముగా విలువను మీరు ఇలా కనుగొంటారు ఇప్పుడు కరెంట్ విలువ చూసినట్లయితే ఈ పద్ధతిలో మీరు ఈ ప్రశ్నలో అడిగిన విలువను సులభంగా తెలుసుకోగలరు సర్క్యూట్ యొక్క మరియు విలువను తెలుసుకోవడానికి అడిగిన మరొక ఉదాహరణను ఇప్పుడు తీసుకుందాం మనము మళ్ళీ నోడల్ అనాలిసిస్ ను ఉపయోగిస్తాము ఇప్పుడు మీరు ఈ సంఖ్యను చూసినట్లయితే వోల్టేజ్ లేదా నోడ్ మరియు ఒక వోల్టేజ్ సోర్స్ ద్వారా అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి మనము మరియు లను కలిగిన ఒక సూపర్ నోడ్ ను సృష్టించగలము ఎందుకంటే మరియు ఒకే వోల్టేజ్ సోర్స్ ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి మనము మరియు లను కలిగిన ఒక సూపర్ నోడ్ ను సృష్టిస్తాము మరియు ఈ సూపర్ నోడ్ కు మనము కెసిఎల్ ను వర్తింపజేస్తాము మీరు సూపర్ నోడ్ వద్ద కెసిఎల్ ను వర్తింపజేస్తే మీకు ఏమి లభిస్తుందంటే మీకు లోపలికి వెళ్లే కరెంట్ ఆంపియర్ గా పొందుతారు మరియు ఇతర 3 కరెంట్ ప్రవాహాలు బయటకు వెళ్తున్నట్లు గమనిస్తారు కాబట్టి మనము వ్రాయవచ్చు మనము దీనిని ఇంకా సింప్లిఫై చేస్తాము మరియు మనము సింప్లిఫై చేసినప్పుడు మనకు ఈ ఈక్వేషన్ లభిస్తుంది వోల్టేజ్ సోర్స్ 1 మరియు 2 నోడ్ల మధ్య అనుసంధానించ బడిందని ఇప్పుడు మనకు తెలుసు చివరి రెండు సమీకరణాలను ఉపయోగించి నోడల్ అనాలిసిస్ ను ఉపయోగించి మీరు మరియు విలువలను సులభంగా తెలుసుకోవచ్చు తరువాత మెష్ అనాలిసిస్ యొక్క కాన్సెప్ట్ ను ఎలా ఉపయోగించుకుంటామో చూస్తాము మునుపటి రెండు ఉదాహరణలలో మనము నోడల్ అనాలిసిస్ ను ఉపయోగించాము ఈ ఉదాహరణలో మనము మెష్ అనాలిసిస్ ను ఎలా వర్తింపజేస్తామో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఇప్పుడు మీరు ఈ బొమ్మను ఈ చిత్రంలో చూసినట్లైతే 3 లూప్ లు ఉన్నాయని మనము చూస్తాము ఈ లూప్ కోసం మరియు ఈ లూప్ కోసం మరియు టాప్ లూప్ కోసం ఇస్తాము ఇప్పుడు మనం ఏమి చేయాలి మనము కెవిఎల్ను అప్లై చేయాలి కాబట్టి మీరు మెష్ 1 కు కెవిఎల్ను వర్తింపజేస్తే అదే విధముగా మెష్ 2 కొరకు లూప్ 3 కొరకు కాబట్టి మీరు సింప్లిఫై చేసినప్పుడు మీకు లభిస్తుంది ఇప్పుడు మళ్ళీ మనం ఏమి చేయగలమంటే ఈ 2 సమీకరణాలను మాట్రిక్స్ రూపంలో కంపైల్ చేయవచ్చు

ఇప్పుడు మనము ఇంతకు ముందు ఉదాహరణలో చేసినట్లుగా ఈ సందర్భంలో కూడా మనము మొదట ఈ మాట్రిక్స్ యొక్క డిటెర్మినెంట్ విలువను నిర్ణయిస్తాము

ఇప్పుడు మనం 2 విలువను తెలుసుకోవాలి ఎందుకంటే మనం I2 యొక్క విలువను తెలుసుకోవాలి కాబట్టి అలాగే ఇప్పుడు కరెంట్ విలువ ను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇప్పుడు ప్రశ్నలో ఉన్న దాని ప్రకారం మనం కరెంట్ విలువను తెలుసుకోవాలి కానీ కాబట్టి తరువాత మెష్ అనాలిసిస్ ను ఉపయోగించి ఈ సర్క్యూట్లో విలువను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం 2 లూప్ ల మధ్య ఉన్న 2 మెష్ల మధ్య 1 కరెంట్ సోర్స్ ఉంది అందువల్ల మనము ఒక సూపర్ మెష్ను సృష్టించగలము ఎందుకంటే మనకు 2 మెష్ల మధ్య కరెంట్ సోర్స్ ఉంటే మనము సూపర్ మెష్ను సృష్టించి దాన్ని పరిష్కరించగలము మెషెస్ 3 మరియు 4 వాటి మధ్య ఉన్న కరెంట్ సోర్స్ కారణంగా ఇప్పుడు ఈ అప్పర్ మెష్ను ఏర్పరుస్తున్నాయి మనము మొదట కెవిఎల్ ను మెష్ 1 కి వర్తింపజేస్తాము మీరు కెవిఎల్ను మెష్ 1 కి అప్లై చేసినప్పుడు అది ఇలా అవుతుంది మెష్ 2 కోసం సూపర్ మెష్ కోసం మెష్ 3 మరియు 4 మధ్య ఉన్న కరెంట్ సోర్స్ కారణంగా నోడ్ A వద్ద కాబట్టి ఇప్పుడు మనకు 4 ఈక్వెషన్స్ ఉన్నాయి మరియు విలువలను ఉపయోగించడం వలన మనము ఈ 2 విలువలను ఈ 2 సమీకరణాలలో ఉంచవచ్చు మరియు సింప్లిఫై చేయవచ్చు కాబట్టి మనము సింప్లిఫై చేసినప్పుడు దానిని 2 ఈక్వెషన్ లకు మాత్రమే తగ్గిస్తాము కాబట్టి మనకు ఇప్పుడు ఈ 2 సమీకరణం ఉంది దీనిని మనం మాట్రిక్స్ రూపంలో కంపైల్ చేయవచ్చు మనము డిటెర్మినెంట్ విలువలను ఇలా పొందుతాము

అందువలన వోల్టేజ్ విలువ ఇలా ఇవ్వబడింది డిసి సర్క్యూట్ అనాలిసిస్ విషయంలో మనము చర్చించిన ఈ పద్ధతులను ఉపయోగించి ఎసి సర్క్యూట్ అనాలిసిస్ విషయంలో కూడా వాటిని మనము అప్లై చేసుకున్నాము మరియు సర్క్యూట్ను పరిష్కరించాము కాబట్టి ఈ వారంలో నేటి సెషన్కు ముగింపు పలుకుతూ ధన్యవాదాలు